కీవర్డ్లు లోడ్ స్విచెస్ హార్స్ పవర్ లైన్స్ ఫ్యూయల్ ఎయిర్ రేషియో ఫాన్స్ ఫ్లో కంట్రోల్ ఫ్లో రేట్ డంపర్లు స్పీడ్ డ్రైవ్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ పాఠానికి స్వాగతం ఈ పాఠంలో ఎనర్జీ సేవింగ్స్ విత్ వేరిబుల్ స్పీడ్ డ్రైవ్స్ అనే పేరుతో ఉంది పరిశ్రమలో చాలా ప్రాబల్యం ఉన్న ఒక రకమైన అప్లికేషన్ కోసం మనం ఇది చూడబోతున్నాం వివిధ రకాల ఫ్లో కంట్రోల్ అప్లికేషన్స్ పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న అప్లికేషన్ ఏమిటి కాబట్టి ప్రవాహం గ్యాస్ లేదా లిక్విడ్ గా ఉంటుంది తదనుగుణంగా మనకు ఫాన్స్ లేదా బ్లోయర్స్ అని పిలువబడేవి ఉన్నాయి లేదా మనకు పంపులు ఉన్నాయి ఫాన్స్ బ్లోయర్స్ మరియు పంపులు ఇవి గణనీయమైన లోడ్ లని కలిగివున్నాయి మరియు ఇవి మోటార్ల ద్వారా నడుపబడుతాయి మోటార్లు పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ పవర్ ని వినియోగిస్తుంది కాబట్టి అవి చాలా సాధారణమైనవి మరియు సాధారణ అప్లికేషన్స్ మరియు ఎనర్జీ పరంగా చాలా ముఖ్యమైనవి కాబట్టి అటువంటి అప్లికేషన్స్ లలో ప్రవాహాన్ని ఎలా నియంత్రించాలో మనము చూడబోతున్నాము మరియు ప్రవాహం సాధారణంగా మోటారు ద్వారా పంపు ను నడపడం ద్వారా నియంత్రించబడుతుంది కానీ మీరు పంపును మోటారు ద్వారా డ్రైవ్ చేస్తే అప్పుడు అది కొంత మొత్తంలో గాలిని నడుపుతుంది మీకు పంపు ఉంటే అది నీరు కావచ్చు ఇప్పుడు ఈ గాలి లేదా నీటి డిమాండ్ అన్ని సమయాలలో ఒకేలా ఉండదు కాబట్టి ప్రవాహాన్ని నియంత్రించాలి కాబట్టి మొదట మనం ఒక యంత్రాన్ని పంపుకు కనెక్ట్ చేసినప్పుడు స్థాపించబడిన ప్రవాహం పంపు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఇది యంత్ర లక్షణాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఒక పంపు లేదా ఫ్యాన్ ని ఒక లోడ్ కి ఎప్పుడు ఎలా కనెక్ట్ చేస్తామో చూస్తాము ఆపరేటింగ్ పాయింట్ ఎలా స్థాపించబడిందో ప్రవాహంతో పనిచేసే ప్రెషర్ ఎలా ఉంటుందో మనము చూడబోతున్నాం మీరు బ్యాటరీ ని సర్క్యూట్ తో లేదా లోడ్ తో కనెక్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ను స్థాపించవచ్చు కాబట్టి మేము దానిని చూడబోతున్నాము మరియు ఈ ఆపరేటింగ్ పాయింట్ను మనం మార్చవచ్చు ఎందుకంటే ఈ ఆపరేటింగ్ పాయింట్ను ఎలా మార్చవచ్చో దాని బట్టి మనం ప్రవాహాన్ని మార్చాలి ఇప్పుడు ప్రవాహం ఆపరేటింగ్ పాయింట్ను మార్చడానికి వివిధ మార్గాల ద్వారా వైవిధ్యంగా ఉంటుంది మరియు ఈ మార్గాలు కొన్ని చాలా సరళంగా ఉండవచ్చు కాని ఎనర్జీ పరంగా సమర్థవంతంగా ఉండకపోవచ్చు మరికొన్ని క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు కానీ ఎక్కువ ఎనర్జీ ఆదా అవుతుంది కాబట్టి మేము రెండు సాధారణ పద్ధతులను పరిశీలించబోతున్నాము మరియు వాటి ఎనర్జీ లక్షణాలు ఎలా భిన్నంగా ఉంటాయో చూపించబోతున్నాము వాస్తవానికి ఇది ఇండస్ట్రీ డ్రైవ్స్ లో మనం చేయబోయే ఈ కోర్సులోని తరువాతి కొన్ని పాఠాలను ప్రేరేపిస్తుంది బహుశా ఇండస్ట్రీ లో డ్రైవ్స్ ఎందుకు ఉపయోగకరం అనేది ఈ పాఠం ద్వారా తెలుసుకుంటాము నా ఉద్దేశ్యం ఏమిటంటే కనీసం ఒక వైపు అయినా వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంట్రోల్ లో ఎందుకు ముఖ్యమైన టెక్నాలజీ మనము చూడబోతున్నాం కాబట్టి చివరకు చర్చా సమయంలో ఏ రకమైన ఫ్లో కంట్రోల్ ను ఎన్నుకోవాలో లేదా డ్రైవ్ చేయాలో కూడా మనం చూస్తాము ఎనర్జీ ఆదా అనేది ఎల్లప్పుడూ ముఖ్యమైన ప్రమాణం కాదు కాబట్టి మేము దానిపై కొంచెం చర్చిస్తాము కాబట్టి ఫ్యాన్ యొక్క ప్రాథమిక లక్షణాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ మేము ఉన్నాము ఇది ఫ్యాన్ యొక్క ఇంట్రిన్సిక్ క్యారెక్టరిస్టిక్ లోడ్ తో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ వాస్తవానికి దాని వద్ద ఒక ప్రెషర్ ని అభివృద్ధి చేస్తుంది మరియు నిర్దిష్ట ప్రవాహాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది మరియు ఫ్యాన్ ఒక నిర్దిష్ట వేగంతో తిప్పబడినప్పుడు ఇది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఈ కర్వ్ ను ప్లాట్ చేసాము ఒక యాక్సిస్ ఫ్లో మరియు మరొక యాక్సిస్ ప్రెషర్ కాబట్టి ఇది ప్రెషర్ ని చూపిస్తుంది ప్రెషర్ మీకు తెలుసా కొంతవరకు వోల్టేజ్ లాగా మరియు ఫ్లో కొంతవరకు కరెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఇది ఇలా ఉంటుంది ఎందుకంటే మనం చాలా మంది మనలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కాబట్టి ఇది కొంతవరకు బ్యాటరీ లేదా ఎనర్జీ సోర్స్ యొక్క VI లక్షణాలు వంటిది మరియు ఈ కర్వ్ కొంత వేగంతో ఒక నిర్దిష్ట భ్రమణ వేగం వద్ద డ్రా చేయబడిందని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి రొటేషన్ వేగం మారితే అప్పుడు ఈ లక్షణం పైకి క్రిందికి మారుతుంది వాస్తవానికి మీరు తగ్గుతున్న వేగంతో లక్షణాల ఫ్యామిలీ ని పొందుతారు కాబట్టి ఇది ఫ్యాన్ యొక్క లక్షణాలు ఇప్పుడు ఈ ఫ్యాన్ ఒక లోడ్ తో అనుసంధానించబడి ఉంటే లోడ్ అంటే అది వివిధ విషయాలు కావచ్చు ఉదాహరణకు ఫ్యాన్స్ లను ఫర్నేసెస్ లలో ఉపయోగిస్తారు కాబట్టి ఫ్యాన్ లో సాధారణంగా మీరు ఒక విద్యుత్ కేంద్రానికి వెళితే మీకు పెద్ద బాయిలర్లు ఉన్నాయని మరియు ఈ బాయిలర్లు ఫర్నేసుల ద్వారా వేడి చేయబడతాయి మరియు ఈ ఫర్నేసులకు రెండు భారీ ఫ్యాన్స్ ఉంటాయి ఒకటి ఇండుస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అని పిలుస్తారు మరొకటి ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అంటారు కాబట్టి ఫర్నస్ ఒక చులా లాంటిది కాబట్టి మీరు కంబషన్ కోసం నీటిని పంపాలి గాలిని పంపాలి కాబట్టి ఈ ఫ్యాన్స్ వాస్తవానికి ఆ గాలిని మరియు ఇండుస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ కంబషన్ తరువాత గాలిని తీసేయాలి చాలా కార్బన్ డయాక్సైడ్ నిండి ఉంటుంది ఇది ఫర్నస్ ఇది లోడ్ కాబట్టి మీరు ఫ్యాన్ ని ఫర్నస్ కి కనెక్ట్ చేస్తే ఫ్యాన్ యొక్క ఒక నిర్దిష్ట వేగంతో కొన్ని ఆపరేటింగ్ పాయింట్ లేదా ఒక నిర్దిష్ట ప్రెషర్ ప్రవాహం స్థాపించబడుతుంది కాబట్టి ప్రాథమికంగా మనం దాన్ని ఎలా పొందగలం ఇది ఫ్యాన్ లక్షణాలు దీనిని మనము తరువాత చూద్దాం వాస్తవానికి ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది మనం దీనిని చూద్దాం ప్రాథమికంగా ఇది వాస్తవానికి ఫ్యామిలీ కర్వ్స్ ఇస్తుంది కాబట్టి ఈ యాక్సిస్ మీద మీకు ఈ CFM అంటే క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అంటే నిమిషానికి వాల్యూమ్ యొక్క యూనిట్ కాబట్టి ఇది వాల్యూమ్ ఫ్లో రేటు కాబట్టి ఈ యాక్సిస్ Q మరియు ఇది మొత్తం ప్రెషర్ ఇంచెస్ లో నీటి కాలమ్ ఇంచెస్ లో కాబట్టి ప్రాథమికంగా ఇది ప్రెషర్ లేదా P ఇప్పుడు ఫ్యాన్ లక్షణంలో కొంత భాగం చూపబడుతుంది మరియు కర్వ్స్ ఫ్యామిలీ చూపబడిందని చూడండి కాబట్టి ఈ కర్వ్స్ ఫ్యామిలీ ఏమిటి కాబట్టి ప్రాథమికంగా వివిధ ఆపరేటింగ్ పాయింట్ ఉదాహరణకు ఈ స్థిరమైన లైన్స్ ను చూస్తే నేను దానిని ఇక్కడ గీస్తాను కాబట్టి ఉదాహరణకు ఈ లైన్ ఇది ఈ సంఖ్య 500 తో మొదలవుతుంది మరియు ఇక్కడ ఇది RPM అని వ్రాయబడింది కాబట్టి దీని అర్థం ఫ్యాన్ 500 RPM తో తిరగడానికి తయారు చేయబడితే ప్రెషర్ ప్రవాహ లక్షణం ఈ కర్వ్ ను అనుసరిస్తుంది అదేవిధంగా మీరు వివిధ వేగాలకు కర్వ్స్ ఫ్యామిలీ కలిగి ఉన్నారు మరోవైపు ఈ చుక్కల లైన్స్ చూడండి కాబట్టి ఈ చుక్కల లైన్ ఇది 150 అని చెబుతుంది కాబట్టి ఇవి స్థిరమైన హార్స్ పవర్ లైన్స్ కాబట్టి మీరు ఈ కర్వ్ వెంట దీన్ని ఆపరేట్ చేస్తే మీరు ఎల్లప్పుడూ 150 హార్స్పవర్ను ఖర్చు చేస్తారు అదేవిధంగా మీకు అనేక కర్వ్స్ ఉన్నాయి అదేవిధంగా మీరు స్థిరమైన ఎఫిసిఎన్సీ లక్షణాలు కలిగి ఉంటారు ఇది డెబ్బై శాతం లైన్ ని చెబుతాయి ఇది ఎనభై శాతం లైన్ మరియు మొదలైనవి చెబుతాయి కాబట్టి ప్రాథమికంగా ఈ కర్వ్ ఫ్యాన్ ని వివిధ వేగంతో ఆపరేట్ చేస్తే ఏమి జరుగుతుందో చూపిస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఏదో స్థిరంగా ఉన్న ప్రెషర్ ప్రవాహ లక్షణాలు వేగం స్థిరంగా ఉంటుంది లేదా ఎనర్జీ స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు ఆపరేటింగ్ పాయింట్స్ ను సౌకర్యవంతంగా కనుగొనవచ్చు మరియు వాస్తవానికి మేము ఈ కర్వ్ ను ఎనర్జీ సేవింగ్స్ తెలుసుకోవడానికి తరువాత ఉపయోగిస్తాము కాబట్టి దీన్ని అర్థం చేసుకున్న తరువాత మనం ముందుకు వెళ్దాం మరియు తర్వాత మేము ఈ కర్వ్ కు తిరిగి వస్తాము ఇక్కడ మేము తిరిగి వచ్చాముఒక ఆపరేటింగ్ పాయింట్ ఎలా స్థాపించవచ్చో మీరు చూస్తారు మన సర్క్యూట్ల కోర్సులలో ఆపరేటింగ్ పాయింట్లను లెక్కించినప్పుడు లోడ్ లైన్ అని పిలవబడే వాటిని మేము గీసినట్లు గుర్తుంచుకోండి కాబట్టి మరోవైపు లోడ్ నిర్దిష్ట లక్షణ మార్గాలను కలిగి ఉంది మీరు ఈ సందర్భంలో ఆ లోడ్ ద్వారా కొంత మొత్తంలో ప్రవాహాన్ని సృష్టించాలనుకుంటే ఫర్నస్ ద్వారా కావచ్చు మీరు కొంత మొత్తంలో ప్రెషర్ వ్యత్యాసాన్ని సృష్టించాలి అప్పుడు మీరు పైపును తీసుకుంటారని అనుకుందాం ఆపై పైపు ద్వారా కొంత మొత్తంలో ప్రవాహాన్ని సృష్టించగలుగుతారు మీరు పైపు రెండు చివరలలో కొంత మొత్తంలో ప్రెషర్ వ్యత్యాసాన్ని సృష్టించాలి కాబట్టి పైపు యొక్క లక్షణం ఏమిటంటే ఎంత ప్రెషర్ వ్యత్యాసం అవసరమో అంత మొత్తంలో ప్రవాహాన్ని సృష్టించగలుగుతుంది మరియు అది స్క్వేర్ లా ను అనుసరిస్తుంది ప్రాథమికంగా అది బెర్నౌల్లి ప్రవాహాల వల్ల సంభవిస్తుంది మీకు టర్బులెంట్ ప్రవాహం అని పిలవబడేది అంటే ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ బెర్నౌల్లి లా అని పిలువబడే ఒక చట్టం ఉంది అది నేను ఇప్పుడు వివరించడం లేదు ప్రవాహ వేగం తగినంతగా ఉంటే ఏదైనా కన్స్ట్రక్షన్ ద్వారా ప్రెషర్ ప్రవాహ సంబంధాలను మీరు పొందవచ్చు అంటే రేనాల్డ్స్ నంబర్ చాలా ఎక్కువగా ఉంటే ప్రవాహాన్ని టర్బులెంట్ అని పిలుస్తారు సాధారణంగా ప్రెషర్ ప్రవాహ సంబంధం క్వాడ్రాటిక్ కాబట్టి లోడ్ సాధారణంగా అటువంటి సమీకరణాన్ని అనుసరిస్తుంది కొన్ని స్థిరమైన K తో కాబట్టి ఇది నారో కన్స్ట్రక్షన్ అయితే K యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది మరియు ఓపెన్ కన్స్ట్రక్షన్ అయితే K యొక్క విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి లోడ్ ను కనెక్ట్ చేస్తే పంప్ అంతటా అవి కలుస్తాయి మరియు ఇది ఆపరేటింగ్ పాయింట్ కాబట్టి వెంటనే మీరు కనెక్ట్ చేస్తే ఇది ప్రవాహం మరియు ఇది ప్రెషర్ ఇది స్థాపించబడుతోంది మీరు ఈ పంపును ఈ లోడ్తో కనెక్ట్ చేస్తే ఈ ప్రవాహం స్థాపించబడుతోంది మరియు ఈ ప్రెషర్ స్థాపించబడుతోంది కాబట్టి ఇప్పుడు ప్రవాహ లక్షణాలను మార్చడం గురించి మాట్లాడుదాం ఎందుకంటే ఇవి లోడ్ లక్షణాలను బట్టి ఉండాలి ఉదాహరణకు మీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ డిమాండ్ తగ్గితే మీరు కంబషన్ రేటును తగ్గించాలి కాబట్టి మీరు ఫర్నస్ లోకి గాలి ప్రవాహాన్ని తగ్గించాలి కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు కాబట్టి ఇది సాధారణంగా జరుగుతుంది ఇది ఒక విలక్షణమైన సందర్భం మనం దీనిని సిస్టమ్ లోడ్ ప్రొఫైల్ అని పిలుస్తున్నాము అంటే లోడ్ ద్వారా కనెక్ట్ చేసిన సిస్టమ్ అని అర్థం లోడ్ చేయాలి అంటే ఏమిటి ప్రవాహం రేటు అని అర్థం కాబట్టి ఇది ఒక సాధారణ డిమాండ్ ప్రొఫైల్ దీని గరిష్ట ప్రవాహం 100 శాతం అని పిలుస్తాము ఎందుకంటే మనము కొంత సేఫ్టీ మార్జిన్ ను కలిగి ఉండాలి కాబట్టి బహుశా గరిష్ట ప్రవాహం ఎప్పుడూ జరగదు జరగకపోవచ్చు లేదా చాలా తక్కువ సమయంలో సంభవించవచ్చు కాబట్టి ఎక్కువ సమయం ప్రవాహం 45 నుండి 70 మధ్య ఉంటుంది కాబట్టి ఈ గరిష్ట సమయం ప్రవాహం 45 నుండి 70 లోపల డిజైన్ ప్రవాహ పరిధిలో ఉంటుంది అదేవిధంగా ఇది 40 నుండి 45 మధ్య ఉంటుంది కాబట్టి ఇది మీకు 11 పాయింట్ల విషయం తెలుసు ఈ సమయం 1 2 3 4 5 కాబట్టి 50 కంటే ఎక్కువ సమయం ఇది ఈ ప్రవాహ పరిధిలో ఉంటుంది మరియు అదేవిధంగా ఇది 1 సమయం కోసం 25 నుండి 30 మరియు దాదాపు 4 సమయం కోసం 30 నుండి 35 వరకు ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ మొత్తం ఆపరేషనల్ సమయము ఒక రోజు అనుకుంటే నా ఉద్దేశ్యం లోడింగ్ అంటే ఏమిటి మీరు 40 నుండి 45 లేదా 50 నుండి 55 ప్రత్యేక లోడింగ్ స్థాయిని చెప్పే లోడింగ్ తీసుకుంటే ఇది ఎంత వరకు ఉంటుంది సమయం ఎంత శాతం కాబట్టి ఇక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి మొదట 100 పరిశీలన ఆధారంగా ఫ్యాన్ సైజ్ తప్పక ఎంచుకోవాలి కాబట్టి ఎంత తక్కువ సమయం వచ్చినా మీరు అలాంటి పరికరాలను ఎంచుకుంటే ఆ డిమాండ్ 100 నెరవేరుతుంది ఫ్యాన్ సైజ్ 100 ఆధారంగా ఎంపిక చేయబడుతుంది కానీ ఎక్కువ సమయం అది ఆ స్థాయిలో పనిచేయదు కాబట్టి బదులుగా ఇది ఎక్కువ సమయం సగం స్థాయిలో పనిచేస్తుంది మరియు ఇది చాలా తక్కువ సమయం వరకు చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక సాధారణ లోడ్ లక్షణం ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనం ఈ ఆపరేటింగ్ పాయింట్ ను ఎప్పటికప్పుడు మార్చాలి కాబట్టి మేము ఆపరేటింగ్ పాయింట్లను మార్చినట్లయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం కాబట్టి ఇది సంగ్రహించబడింది కాబట్టి ఇది ఇలా ఉంది ఎందుకంటే మనం ఒక ఉదాహరణ చూడబోతున్నాం కాబట్టి మా ఉదాహరణ 100 CFM అనుకుందాం CFM అంటే గాయిన్ ప్రాథమికంగా ఫ్లో నిమిషానికి క్యూబిక్ అడుగులు CFM అంటే Q కాబట్టి 100 ప్రవాహం 10 సమయం 80 ప్రవాహం 40 సమయం 60 ప్రవాహం 40 సమయం మరియు 40 ప్రవాహం 10 సమయం వరకు ఉంటుంది అలాంటి కేసును ఉహించుకోండి ఇప్పుడు మనం చూద్దాం నియంత్రించే వివిధ మార్గాలు ఏమిటి వాటిలో ఒకటి ఎయిర్ ప్రవాహాన్ని నియంత్రించే సులభమైన మార్గం ఏమిటంటే ఫ్యాన్ ని ఆన్ చేయడం మరియు స్విచ్ ఆఫ్ చేయడం ఇది క్రమం తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు మీరు హోమ్ ఎయిర్ కండీషనర్ చూడండి ఫ్యాన్ నా ఉద్దేశ్యం ఆ సందర్భంలో కంప్రెసర్ స్విచ్ ఆన్ మరియు ఆఫ్ అవుతుందని మీరు గమనించాలి కాబట్టి ఇది ఒక రకమైన ఆన్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి ఇదే విధంగా మీరు ప్రవాహాన్ని నియంత్రించాలనుకుంటే మీరు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆన్ చేయవచ్చు కాబట్టి మీరు అలా చేస్తే ఏమి జరుగుతుంది కాబట్టి మీరు ఫ్యాన్ ని ఆన్ చేస్తే మీరు ప్రవాహం రేటు కొద్దిసేపు పెరుగుతుందని అనుకుందాం అది మళ్ళీ పడిపోతుంది మరియు మీరు దాన్ని ఆన్ చేసి ఆపై స్విచ్ ఆఫ్ చేస్తారు కాబట్టి మీరు సగటు ప్రవాహాన్ని స్థాపించగలుగుతారు మరియు ఈ సగటు వాస్తవానికి డ్యూటీ రేషియో పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఆన్లో ఉంది ఇది ఆఫ్లో ఉంది కాబట్టి ప్రాథమికంగా సగటు విలువ ఉంటుంది లేదా వాస్తవానికి ఏమి జరుగుతుందంటే అది నెమ్మదిగా పెరగదు ఎందుకంటే టైం కాన్స్టాంట్ తగినంత వేగంగా ఉంటుంది బదులుగా ఇది ఇలా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని స్విచ్ ఆన్ చేసిన క్షణం కొంత ప్రవాహం ఏర్పడుతుంది దాన్ని స్విచ్ ఆఫ్ చేసిన క్షణం ఆ ప్రవాహం పడిపోతుంది ఇది ఒక అంచనా వాస్తవానికి ప్రవాహం వేగంగా పెరుగుతుంది మరియు వేగంగా తగ్గుతుంది కాబట్టి మీరు స్క్వేర్ వేవ్ గా అంచనా వేయండి కాబట్టి మళ్ళీ మీరు దాన్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తే ప్రాథమికంగా ఇది ప్రవాహం రేటు Qmax అయితే సగటు ప్రవాహం రేటు ఈ విధంగా ఉంటుంది Qmax x ఇది తెలుసుకోవడం చాలా సులభం ఇది ton మరియు ఇది toff కాబట్టి మీరు ton పెంచడం ద్వారా ton ను మరియు toff ను మార్చడం ద్వారా సగటు ప్రవాహం మార్చగలరు ఇది బహుశా సరళమైన మార్గం మీకు మోటారు మరియు పవర్ అవసరం మరియు ఫ్యాన్ అవసరం అయితే ఎలాగు ఉంటుంది మోటారును నడపడానికి పరికరాల విషయానికొస్తే మీకు ఏమీ అవసరం లేదు మీరు మోటారును ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో ఒక నిర్దిష్ట రేటుతో స్విచ్ ఆన్ చేయాలిస్విచ్ ఆఫ్ చేయాలి దాని కోసం మీకు కొంత పరికరాలు అవసరం కానీ చాలా సులభం ఫ్లో పల్సాషన్స్ వల్ల ఇవి అరుదుగా ఉపయోగిస్తారుఈ రకమైన ఫ్యాన్స్ సాధారణంగా ఇండస్ట్రీ ప్రక్రియల కోసం ఉపయోగిస్తారని మీకు తెలుసు కంబషన్ వంటి వాటి కోసం మేము వాటిని కూలింగ్ కోసం ఉపయోగిస్తాము కాబట్టి ఫర్నస్ లో ఏమి జరుగుతుంది కొంతసమయం అకస్మాత్తుగా చాలా గాలి వస్తుంది కాబట్టి చాలా గాలి వచ్చినప్పుడు అక్కడ మనము ఫ్యూయల్ ఇస్తున్నాము మరియు గాలి ఇస్తున్నాము కాబట్టి ఫ్యూయల్ నుండి గరిష్ట థర్మల్ సామర్థ్యాన్ని పొందడానికి మనకు ఖచ్చితమైన ఫ్యూయల్ ఎయిర్ రేషియో ఉండాలి కాబట్టి పూర్తి ఫ్యూయల్ కంబషన్ జరుగుతాది మీరు ఎక్కువ గాలిని పెడితే గాలి కూడా వృధా అవుతుంది మరియు మీరు తక్కువ గాలిని పెడితే ఫ్యూయల్ మండదు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ప్రవాహం యొక్క పల్సేటింగ్ వేల్యూ కంబషన్ ప్రవాహ నియంత్రణకు మంచిది కాదు అదేవిధంగా ప్రవాహ నియంత్రణ కోసం మరొక ప్రధాన అప్లికేషన్ కూలింగ్ కోసం కాబట్టి ఇది మంచిది కాదు కాబట్టి మీరు కొన్నిసార్లు మీరు కూలంట్ ని పంపితే మరియు కొన్నిసార్లు మీరు కూలంట్ పంపకపోతే పరికరాలపై టెంపరేచర్ పల్సేట్ అవుతుంది మరియు ఈ టెంపరేచర్ రియాక్షన్ రేట్ ను ప్రభావితం చేస్తుంది ఇది పరికరాలపై థర్మల్ స్ట్రెస్ కు కారణం కావచ్చు కాబట్టి సాధారణంగా ఇండస్ట్రియల్ ఫ్లో కంట్రోల్ సమస్యలకు మనము అలాంటి పల్సేషన్లను తట్టుకోలేము కాబట్టి ఈ ఆన్ ఆఫ్ కంట్రోల్ పద్ధతి మంచిది కాదు కాబట్టి మనము ఇతర పద్ధతుల కోసం వెళ్తాము కాబట్టి ఇతర పద్ధతులు ఏమిటి కాబట్టి మరొక చాలా సరళమైన పద్ధతి ఏమిటంటే ఆన్ ఆఫ్ కంట్రోల్ అనేది నియంత్రణలో సరళమైనది టెంపరేచర్ హెచ్చుతగ్గులు ఉండబోతున్నాయిప్రాథమికంగా ప్రవాహ హెచ్చుతగ్గులు టెంపరేచర్ హెచ్చుతగ్గులు కారణం కావచ్చు కొన్నిసార్లు హోమ్ అప్లికేషన్స్ కోసం ఇది ఉపయోగించినప్పుడు మీకు తక్కువ లోడ్ ఉంది మరియు మీకు పెద్ద వాల్యూమ్ ఉంది కాబట్టి మీకు థర్మల్ కెపాసిటెన్స్ తెలుసు కాబట్టి పెద్ద పరిమాణంలో గది ఉన్నందున ప్రవాహం యొక్క వేరియేషన్ ఉండదు కాబట్టి కొన్నిసార్లు హోమ్ వెంటిలేషన్ అప్లికేషన్స్ HVAC అప్లికేషన్స్ కోసం ఈ రకమైన కంట్రోల్ ఉపయోగించబడుతుంది కాని సాధారణంగా ఇండస్ట్రియల్ ఉపయోగించబడదు ఫ్యాన్ కోసం ఉపయోగించిన తదుపరి కంట్రోల్ ను అవుట్లెట్ డాంపర్ కంట్రోల్ అని పిలుస్తారు కాబట్టి ప్రాథమికంగా డాంపర్ అంటే ఇది వేయిన్ సమితి లాంటిదని మీకు తెలుసు మీకు కొన్నిసార్లు చూసుంటారు మీరు సూర్యుడిని దూరంగా ఉంచడానికి మీరు కిటికీల మీద ఏదైనా ఉంచేదానిని మీరు తప్పక చూసుంటారు ఏమిటి అవి ఉన్నాయి అక్కడ మీరు అంతరాలను మార్చవచ్చు మీరు వాటిని తరలించవచ్చు లేదా మీరు వాటిని ఇలాగే ఉంచవచ్చు తద్వారా కొంత గాలి ప్రవహిస్తుంది కాబట్టి ప్రాథమికంగా డాంపర్స్ కూడా ఇలాంటివి కాబట్టి మీరు ఫ్యాన్ యొక్క అవుట్లెట్ వద్ద డాంపర్ ఉంచండి కాబట్టి ప్రాథమికంగా డంపర్ రెసిస్టన్స్ ఉంటుంది మరియు గాలి స్పష్టంగా ప్రవహించటానికి అనుమతించదు తద్వారా మీరు ప్రవాహం తగ్గించడానికి ప్రయత్నిస్తారు ఇది ఒక ఇది సరళమైన ఫ్లో కంట్రోల్ పద్ధతి ఎందుకంటే డాంపర్లో ఒక నిర్దిష్ట రెసిస్టన్స్ ను సృష్టించడానికి లేదా ఒక నిర్దిష్ట డాంపెనర్ యాంగల్ ని సృష్టించడానికి అవసరమైన కంట్రోల్స్ వాస్తవానికి చాలా సులభం ఇది మూడవ పద్ధతి మరియు ఇది చాలా ఎనర్జీ ని ఆదా చేసే పద్ధతి వేరియబుల్ స్పీడ్ ఫ్యాన్ కంట్రోల్ కాబట్టి మీరు ఎటువంటి డాంపర్ ఉంచలేదు కానీ తక్కువ ప్రవాహం అవసరం అయినప్పుడు మీరు ఫ్యాన్ వేగాన్ని తగ్గించండి మరియు కానీ దాని కోసం మీకు మోటారు యొక్క వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ అవసరం మరియు చాలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవసరం ప్రత్యేకించి డాంపర్ లేదా వాల్వ్స్ తో పోలిస్తే మోటారు పెద్దది అయినప్పుడు మీకు అవసరం